అందరికీ నమస్కారం మనం వ్యూహం గురించి చర్చించాము ఇప్పుడు మీ వ్యూహం ఏదైనా కావచ్చు ఇది భేదం ఆధారంగా లేదా దృష్టి ఆధారంగా లేదా తక్కువ ఖర్చు ఆధారితమైనది కావచ్చు అంతిమంగా సేవల వ్యాపారంలో మీరు వినియోగదారునికి ఊహించిన దానికంటే ఎక్కువ విలువ అందించాలి కాబట్టి వినియోగం తర్వాత వినియోగదారునికి పంపిణీ చేయబడిన విలువ అనేది వినియోగానికి ముందు సేవా అవగాహన యొక్క విలువ స్థానాల ద్వారా సృష్టించబడిన దాని కంటే ఎక్కువగా ఉండాలి కాబట్టి మీరు సేవలు సంప్రదించడానికి ముందు మీరు ఊహించిన విలువ సేవ వినియోగం తర్వాత మీ అవగాహన ప్రకారం అది ఎక్కువగా ఉంటే మీకు ఆనందం కలిగించే అవకాశం ఉంది అప్పుడు సేవా వ్యాపారం మంచి జోన్లో ఉంటుంది ఇక్కడ వారు ఆనందం పొందవచ్చు మరియు వినియోగదారుని విధేయత పొందవచ్చు ఇప్పుడు అంతిమంగా సేవల వ్యాపారంలో విజయం p మైనస్ ఈ యొక్క పునాదిపై పెంచబడింది పొందిన సేవ ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉంది ఇప్పుడు మీ వ్యూహం ఏమైనప్పటికీ ఈ విలువ వినియోగదారుల మనస్సులో కీలకమైన కొలత అవుతుంది కాబట్టి ఒక కస్టమర్ అందుకున్న విలువలు గ్రహించినప్పుడు అందులో ఒక నిర్దిష్ట అభిజ్ఞా లేదా తార్కిక భాగం ఉంది మరియు ఇతర భావోద్వేగ లేదా ప్రభావవంతమైన భాగాలు చాలా ఉన్నాయి అందుకున్న విలువలు గుర్తించడానికి ఆ అభిజ్ఞ చట్రం ధర ఒక ముఖ్యమైన అంశం కాబట్టి ఈ విషయంలో సేవా వ్యాపారం వసూలు చేసే ధర వినియోగదారునికి ఉపయోగపడే ఖర్చు లేదా సముపార్జన ఖర్చు అవుతుంది మరియు గ్రహించిన విలువకు సంబంధించి వినియోగదారులు మనస్సులో ఆ వ్యయాన్ని పోల్చారు కాబట్టి సేవా వ్యాపారంలో ఇది కొంత కష్టం మరియు మరోవైపు ఈ విలువ అవగాహనను సృష్టించడం కొంత సులభం ఈ సెషన్లో మరియు తరువాతి రెండు సెషన్లలో మనం చర్చించేటప్పుడు ఇది అర్థం అవుతుంది 6 వ అధ్యాయంలో మా పాఠ్య పుస్తకం లో వివరించిన విభిన్న అంశాలు ఈ పాఠ్య పుస్తకం లోని 6 వ అధ్యాయం ధరను నిర్ణయించడం మరియు ఆదాయ నిర్వహణను అమలు చేయడం కి సంబంధించింది రెవెన్యూ నిర్వహణ అనేది ఆధునిక భావన ఇది వస్తువుల వ్యాపారంలో లాగా కాకుండా సేవల వ్యాపారంలో చాలా వర్తిస్తుంది లేదా మరింత వర్తిస్తుంది కానీ సేవల వ్యాపారంలో ధరల అమరిక యొక్క ఆసక్తికరమైన రంగాల్లోకి రాకముందు ధర యొక్క వైఖరి మరియు విజ్ఞాన శాస్త్రం గురించి కొన్ని ప్రాథమికాలను ఈ రోజు సమీక్షిద్దాం ఇది వైఖరి మరియు విజ్ఞానం ఎందుకంటే ధరల పరిశీలనలో మంచి భాగాన్ని లెక్కించవచ్చు పట్టిక చేయవచ్చు పరిమాణాత్మకంగా గుర్తించవచ్చు కానీ ఇంకా చాలా ఉన్నాయి ఇవి దాదాపు సహజమైన కళ వినియోగదారుని మనస్తత్వశాస్త్రం యొక్క లోతైన అవగాహన సేవ తక్కువ మరియు పంపిణీ చేయబడిన వివిధ సందర్భాలు మరియు పరిస్థితుల గురించి లోతైన అవగాహన మరియు సామర్ధ్యాల బుట్ట కళ యొక్క రంగంలో ఉంది ధరల కళ కాబట్టి ఒక శాస్త్రం ఉంది మరియు ధర నిర్ణయించే కళ ఉంది కానీ అంతిమంగా ధరల యొక్క పాత్ర ప్రస్తుతం లాభాలను అందించడం మరియు మార్కెట్ వాటాలో వృద్ధిని అందించడం ఇక్కడ నేను ఒక ఉదాహరణ తీసుకున్నాను నేను 6 బాలిగంజ్ ప్లేస్ అనే సంస్థను ఎంచుకున్నాను సాంప్రదాయ బెంగాలీ వంటకాలను వేర్వేరు ఫ్యూజన్ మోడ్లో కొన్ని ఖండాంతర మరియు యూరోపియన్ వంటకాలను చాలా ఆధునిక వాతావరణంలో అందించడానికి ఇది ఒక సేవా వ్యాపారం వారు కలకత్తాలో నడుపుతున్న అనేక రెస్టారెంట్ల ను కలిగి ఉన్నారు వారికి విందు మరియు పార్టీలకు సేవ చేయడానికి క్యాటరింగ్ సేవ కూడా ఉంది నేను అనుకుంటున్నాను వారు ఇప్పుడు చిన్న పార్టీల కోసం ఇంటి డెలివరీ వంటి కొన్ని కొత్త ఇతర సేవా వ్యాపారాలు అభివృద్ధి చేస్తున్నారు ఇప్పుడు అటువంటి వ్యాపారం యొక్క ధరల వ్యూహం కోసం ఒక ప్రాథమిక పరిశీలన వృద్ధి మరియు వృద్ధి ని ప్రస్తుత లాభం పరంగా మరియు మార్కెట్ వాటా పరంగా కొలుస్తారు 6 బాలిగంజ్ స్థలం భోజోహోరి మన్నా లేదా ఓహ్ కలకత్తా వంటి ఇతర రెస్టారెంట్లతో పోటీ పడుతున్నప్పుడు లేదా వారు ఇతర రెస్టారెంట్లు ఇతర క్యాటరింగ్ సేవలు వంటి ప్రత్యామ్నాయ ఆహారం మరియు పానీయాల సేవలతో పోటీపడతారు కాబట్టి ధర విధానంలో మీకు ప్రస్తుత లాభం ఇవ్వడం మార్కెట్ వాటాలో వృద్ధిని ఇవ్వడం ఆదాయ వృద్ధి లాభదాయక వృద్ధిని ఇవ్వడం అని గుర్తుంచుకోవాలి పాలసీ విధానం మీ ముందు ఉన్న ఈ ప్రత్యేక రేఖాచిత్రం ద్వారా వివరించవచ్చు ఇక్కడ మీరు ధరల లక్ష్యాన్ని ఎన్నుకుంటారు మరియు మనం దానిని పోల్చి చూస్తే లేదా దానికి బదులుగా ఉద్భవించింది లేదా నిర్ణయించే డిమాండ్తో ఇంటరాక్టివ్గా ఉంటుంది మరియు మనం ఖర్చును అంచనా వేయాలి మేము పోటీదారుల ఖర్చులు పోటీదారుల ధరలు మరియు పోటీదారుల నుండి అందించే మొత్తం శ్రేణిని కూడా విశ్లేషించాలి కాబట్టి 6 బల్లిగంజ్ ప్రదేశాలు వారి ధరల వ్యూహాన్ని నిర్ణయించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వారు భోజోహోరి మన్నా లేదా ఓహ్ కలకత్తా యొక్క ధరల వ్యూహాన్ని చూడవలసి ఉంటుంది వారు పోల్చదగిన పార్క్ వీధిలోని ఇతర రెస్టారెంట్లు మరియు కలకత్తాలోని ఇతర ప్రదేశాలు మరియు వాటి గురించి కూడా చూడాలి ధర విధానాలు వారు పోల్చాలి వారు ఫైవ్ స్టార్ హోటల్ మరియు రెస్టారెంట్లు మరియు వాటి ధర విధానాలు అర్థం చేసుకోవాలి కాబట్టి వారు పోటీదారుల యొక్క ధర నిర్ణయించాలి కాబట్టి సమాంతర స్థాయిలో అంటే వారు కనిపిస్తారు అధిక ధరల స్థాయి తమను తాము ఉంచుకుని పోటీదారుల ధర మరియు రెస్టారెంట్ల ధరల వ్యూహం వారు తమను తాము కొంచెం తక్కువగా ఉంచుతారు మరియు తరువాత ఒక ధర పద్ధతి నేర్చుకోవాలి మరియు తుది ధరలు ఎంచుకోవాలి ఖర్చులపై ఎటువంటి చర్చ చేయకుండా మేము ధరపై చర్చ చేయలేము మీకు తెలిసినట్లుగా రెండు రకాల ఖర్చులు ఉన్నాయి కొన్ని స్థిర వ్యయం మేము వాటిని తరచుగా సంక్ కాస్ట్ అని పిలుస్తాము ఎందుకంటే ఇవి నిర్వాహకుడిగా మీకు ఎక్కువ నియంత్రణ లేకపోవచ్చు అంటే మౌలిక సదుపాయాలు లేదా అద్దెకు తీసుకున్న స్థలం లేదా దీర్ఘకాలిక ఉద్యోగుల జీతాలు స్థిర జీతాలు లేనివి లేదా అన్ని జీతాలు మరియు విద్యుత్ బిల్లు సగటు మరియు ఇతర వస్తువులు కనీసం స్థిర భాగం లోనివి కాబట్టి ఇవి అమ్మకాల పరిమాణానికి సంబంధించి స్థిరంగా ఉండే ఖర్చులు కాబట్టి మీరు మీ రెస్టారెంట్ను వారంలో 5 రోజులు నడుపుతున్నారా లేదా వారంలో 3 రోజులు లేదా వారంలో 7 రోజులు మీ రెస్టారెంట్ను నడుపుతున్నా కొన్ని ఖర్చులు ఉన్నాయి అవి మారవు ఉదాహరణకు అద్దె విద్యుత్ ఖర్చు వంటి కొన్ని ఖర్చులు సెమీ వేరియబుల్ అవుతాయి కొంతవరకు ఇది మీ పని గంటలకు సంబంధించిన వేరియబుల్ అవుతుంది కానీ ఉదాహరణకు మీ అమ్మకాలు పరిమాణానికి సంబంధించి ఇది మారదు ఎందుకంటే అందులో అనేక ఇతర వేరియబుల్స్ పొందుపరచబడ్డాయి కాబట్టి స్థలం యొక్క అద్దె వంటి చాలా స్థిరమైన ఖర్చులు ఉన్నాయి కొన్ని ఖర్చులు స్థిర ఖర్చులు కొంత వరకు స్థిరంగా ఉంటాయి విద్యుత్ బిల్లు లేదా మీ ఉత్పత్తి ఇంధన బిల్లు వంటివి అప్పుడు పూర్తిగా వేరియబుల్ అయ్యే ఖర్చులు ఉన్నాయి అంటే అవి విక్రయించిన యూనిట్ల సంఖ్య లేదా పంపిణీ చేసిన వంటకాలు సంఖ్య లేదా పార్టీల సంఖ్య లేదా కస్టమర్ల సంఖ్య మరియు వాటితో ముడిపడి ఉన్నాయి కాబట్టి అది ఈ ఖర్చులు నేరుగా ఉత్పత్తి స్థాయికి సంబంధించినవి మరియు ఈ ఖర్చులు ముడి పదార్థాల ఖర్చులు ఆహారం మరియు పానీయాల రెస్టారెంట్ విషయంలో వివిధ పదార్థాల ఖర్చు లేదా ఇది నాప్కిన్స్ వంటి కొన్ని రకాల సహాయక వస్తువుల సరఫరా కావచ్చు మరియు మొదలైనవి కాబట్టి ఈ ఖర్చులు పంపిణీ చేయబడిన యూనిట్ల సంఖ్యతో లేదా ఉత్పత్తి చేయబడిన యూనిట్ల సంఖ్యతో అనుసంధానించబడి ఉంటాయి మొత్తంగా అది మొత్తం ఖర్చును తెలియ చేస్తాయి ఇప్పుడు మనకు ఆదాయ రేఖ ఉంటే యూనిట్ వ్యయం వేరియబుల్ ఖర్చును తీసివేస్తోంది ఇది యూనిట్ ఉత్పత్తి మనకు యూనిట్కు మార్జిన్ను ఇస్తుంది మరియు యూనిట్కు ఆ మార్జిన్తో విభజించిన మొత్తం స్థిర వ్యయం మీకు ఇస్తుంది బ్రేక్ ఈవెన్ వాల్యూమ్ లేదా బ్రేక్ ఈవెన్ సేల్స్ అంటే ఖర్చు రికవరీకి మించిన స్థాయి మరియు అంతకు మించి మేము దిగువ శ్రేణికి దోహదం చేస్తున్నాము సహజంగానే ఇది ఒక మాతృకను సృష్టిస్తే ఇది ఒక వైపు అది y అక్షం మీద మనకు నాణ్యత తక్కువ మధ్యస్థ అధిక మరియు ధర ఉంది మనకు అధిక మధ్యస్థ తక్కువ ఉంది అప్పుడు స్పష్టంగా తక్కువ ధరలకు పంపిణీ చేయబడిన అధిక లక్షణాల వద్ద మనం విందు విలువల వ్యూహం గా పిలుస్తాము అధిక లక్షణాలతో మధ్యస్థ స్థాయి ధర అధిక విలువ వ్యూహం మరియు అధిక నాణ్యత తో అధిక ధర ప్రీమియం వ్యూహం కావచ్చు ఇప్పుడు ధర తరచుగా నాణ్యతకు సంకేతం మనం చర్చించినప్పుడు మనకు తెలుసు మునుపటి తరగతిలో మీరు నాణ్యతలో బాగా పెట్టుబడి పెడితే మరియు మీ నాణ్యత నిజంగా మంచిగా ఉంటే అనేక విధాలుగా మీరు వివిధ రకాల వ్యర్థాలను తగ్గిస్తారు అంటే మీరు వివిధ రకాల ఖర్చులను తగ్గిస్తారు కాబట్టి మీకు తక్కువ ఖర్చు సామర్థ్యం మరియు తక్కువ ఖర్చు వ్యూహం ఉంటే మీ ఉత్పత్తి నాణ్యత ఎందుకు చాలా ఎక్కువగా ఉంటుంది మీ ధర మీ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది కానీ మీకు తక్కువ ధర ముగింపులో మిమ్మల్ని మీరు ఉండాల్సిన అవసరం లేదు కానీ మీరు అధిక విలువ వ్యూహంలో మీరే ఉంచుతారు అంటే మధ్యస్థ ధర మరియు అద్భుతమైన నాణ్యత పంపిణీ అనేక రకాల సేవలలో సంస్థలు సాధించడానికి ప్రయత్నించే స్థానం ఇది స్పష్టంగా మీరు అధిక ధర వద్ద తక్కువ నాణ్యతను పంపిణీ చేస్తే మీకు ఈ రకమైన గుత్తాధిపత్య స్థానం లేకపోతే తప్ప ఈ రోజు సేవల వ్యాపారంలో ఆచరణాత్మకంగా సాధ్యం కాదు విద్యుత్ సరఫరా వంటి కొన్ని రకాల రాష్ట్ర గుత్తాధిపత్యం కలిగి ఉన్నవి కొన్నిసార్లు ఈ రిప్ ఆఫ్ వ్యూహాన్ని తో ఉంటుంది కానీ నిజంగా ఈ రకమైన క్రియాశీల వినియోగదారుల మరియు తీవ్రమైన పోటీతో మాట్లాడటం మరియు ప్రపంచం నలుమూలల నుండి వచ్చే పోటీదారుల నుండి ఒత్తిడి మరియు విధానాన్ని కొనసాగిస్తూ ఈ తక్కువ నాణ్యత గల అధిక ధరలో ఉండటం ఈ రోజు చాలా కష్టం ఈ పట్టిక మనం నిజంగా మరచిపోగలను మరియు నిజంగా మాట్లాడే సంస్థలు ఇప్పుడు ఈ నాలుగు పట్టికలో ఉండటానికి ప్రయత్నిస్తున్నాయి ఎందుకంటే ఈ తక్కువ నాణ్యత గల తక్కువ ధర కూడా మనం 6 బాలిగంజ్ ప్లేస్ యొక్క ఉదాహరణకి తిరిగి తీసుకోవడానికి సరి అయినది కాదు ఈ తక్కువ నాణ్యత తక్కువ ధర కొన్ని రహదారి పక్కన తినుబండారాలు బార్లలో సాధ్యమవుతుంది కానీ అక్కడ కూడా ప్రజలు తక్కువ నాణ్యతను ఎక్కువ కాలం సహించరని మీకు తెలుసు కాబట్టి ఈ క్వాడ్రంట్ ముగిసింది మరియు ఈ 7 8 9 ఈ క్వాడ్రాంట్లు ధరను అర్థం చేసుకోవడానికి మాకు చాలా ఆసక్తికరమైన క్వాడ్రాంట్లు ఈ 2 3 5 మరియు 6 ఉంటుంది అధిక ఛార్జింగ్ రిప్ ఆఫ్ తప్పుడు ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ఈ వ్యూహాలు నిజంగా ఇక్కడ ఎక్కువగా సాధ్యం కాదు ఇప్పుడు సేవల్లో గొప్ప వ్యూహం కొన్నిసార్లు సాధ్యమే ఎయిర్ ఇండియాలో లేదా సింగపూర్ ఎయిర్లైన్స్లో మొదటి తరగతి సేవ లేదా మీకు సాధ్యమైనంత వరకు ఈ రకమైన విధానం వంటివి మీకు తెలిసి ఉండవచ్చు కానీ ఎక్కువగా మనం ఈ నాలుగు క్వాడ్రాంట్లను చూడాలి సహజంగానే ఇది ధరల శ్రేణి ఇది మీరు నష్టానికి మించి ఉన్న తక్కువ ధర కాబట్టి ఈ ధర స్థాయికి మించి లాభం పొందడం సాధ్యం కాదు ఇక్కడే సున్నా లాభం స్థాయి మరియు ఇది అధిక ధర వాస్తవానికి ఇది మీరు మించిన ధరలు చెప్పవచ్చు దీనికి డిమాండ్ లేదు ఎందుకంటే ధర అలా ఉంది ప్రీమియం పొజిషనింగ్ కూడా ఇకపై సాధ్యం కాదు కాబట్టి ఈ రెండు చివరల మధ్య మీకు ఈ మూడు అంశాలు లేదా మూడు C'S ఉన్నాయి అంటే ఖర్చు పోటీదారుల ధరలు మరియు ధర ప్రత్యామ్నాయాలు మరియు కస్టమర్లు మీ సేవ యొక్క ప్రత్యేకతను అంచనా వేస్తారు లేదా ఒక విధంగా వారు కూడా ఈ C'S అంటే కంపెనీల లక్ష్యాలు మరియు మొదలైనవి కాబట్టి తక్కువ ధర యొక్క ఈ ఒక చివర అధిక ధర యొక్క మరొక ముగింపు మధ్య మా ధరల విధానాన్ని మార్గనిర్దేశం చేసే మూడు C'S యొక్క ఈ పరిగణనలు ఉన్నాయి మార్కెట్ చొచ్చుకుపోయే ధర విధానం ఉండవచ్చు మార్కెట్ చొచ్చుకుపోయే ప్రారంభంలో మనం తక్కువ ధరను నిర్ణయించి మంచి నాణ్యతను అందిస్తాము పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులను పెద్ద మార్కెట్ వాటాను ఆకర్షించడానికి ఇలాంటిది ఒకటి మనకు ఉండాలి చాలా మంది వ్యవస్థాపక సేవా సంస్థలు ఈ రకమైన ధరల వ్యూహాన్ని అవలంభిస్తున్నాయి మరియు మీరు తీవ్రమైన పోటీని చూడవచ్చు ఇప్పుడు ఇ కామర్స్ మరియు ఇ రిటైలింగ్ రంగంలో ఇదే జరుగుతోంది కాబట్టి వెబ్లో ఫ్యాషన్ రిటైలింగ్ పుస్తకాలు మరియు పత్రికలు మరియు వెబ్లో మ్యూజిక్ రిటైలింగ్ వెబ్లో వివిధ రకాల హౌస్ ఓల్డ్ రిటైలింగ్ మొబైల్ ఫోన్ ఒక టెలిఫోన్ వెబ్లో టాబ్లెట్ రిటైలింగ్ తీవ్రమైన ధరల పోటీ మరియు ఎందుకంటే వీరంతా మార్కెట్ వాటా సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు అక్కడ అందరూ వినియోగదారుని దృష్టిని ఆకర్షించడానికే ప్రయత్నిస్తున్నారు మరియు వినియోగదారుని ఒప్పించటానికి ప్రయత్నిస్తున్నారు వారి వెబ్సైట్ మరియు వారి లావాదేవీల వేదికపై ఒకసారి అనుభవం వస్తుంది కస్టమర్ వారితో ఆడుతూనే ఉండే ఇతర ఆశలు మరియు విధానాలు వారు సృష్టించగలరు కాబట్టి మార్కెట్ చొచ్చుకుపోయే ధర తరచుగా వ్యవస్థాపక సేవా వ్యాపారాలకు ప్రారంభ స్థానం ఈ వ్యూహాలు మంచి పరిస్థితుల్లో ఈ విధానాలు మంచివి మార్కెట్ అధిక ధర సున్నితంగా ఉన్నప్పుడు మరియు తక్కువ ధర మార్కెట్ వృద్ధిని ప్రేరేపిస్తుంది ఇది దాదాపు అన్ని ఇ కామర్స్ ఇ రిటైలింగ్ పోటీదారులు అనుసరించే వ్యూహాలలో ఒకటి ఎందుకంటే భౌతిక దుకాణాలు పోల్చితే వారు భావిస్తారు కస్టమర్లు నిజంగా ఎక్కువ ధరల కంటే తక్కువ ధరలో కనుగొంటే భౌతిక కొనుగోలు భౌతిక షాపింగ్ ప్రవర్తన నుంచి ఎలక్ట్రానిక్ షాపింగ్ ప్రవర్తన మారుతుంది స్కేల్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఉంటే స్కేల్ ఉత్పత్తి కూడా అంటే ఎక్కువ వాల్యూమ్ స్పష్టంగా మీరు ఎక్కువ యూనిట్లు అమ్మగలిగితే యూనిట్కు స్థిర వ్యయం తగ్గుతుంది కానీ వక్రరేఖ నేర్చుకోవడం మరియు ఇతర సమస్యలు ఉన్నాయి అంటే మీరు ఎక్కువ మంది వినియోగదారులకు అమ్మ గలిగితే మీ కార్యకలాపాలను చక్కగా తీర్చిదిద్దారు వినియోగదారులు మరింత గా ఎలా ఆనందించాలో మీరు నేర్చుకుంటారు అందువల్ల అవి మీతో వినియోగదారుల ధర నిర్ణయించడం ద్వారా ఒకసారి మీరు అభివృద్ధి చేయగల ప్రయోజనాలు ఒక ముఖ్య సమాచారం ప్రాథమిక ఆర్థిక వ్యవస్థ పాఠం నుంచి మనం గుర్తుంచుకోవాలి కొన్ని సందర్భాల్లో ధరల తగ్గింపు వాస్తవానికి డిమాండ్ లో చాలా తక్కువ మార్పుకు కారణమవుతుంది దీనిని అస్థిర డిమాండ్ అంటారు కాబట్టి ఈ ధర vs డిమాండ్ గ్రాఫ్నుబట్టి ఈ గ్రాఫ్ వాస్తవానికి ఈ ఆకారంలో ఉంటే దీని అర్థం డిమాండ్ అస్థిరమైనది అంటే ధరలో కొంచెం మార్పు అంటే 10 డాలర్ల నుంచి 15 డాలర్ల ధరలో మార్పు డిమాండ్ను 50 నుండి 150 కి మార్చవచ్చు ఇది ధరలో 50 శాతం మార్పు 3 రెట్లు ఎక్కువ డిమాండ్ను సృష్టిస్తుంది ఈ అవగాహన ఏమిటంటే మీరు మీ సేవల కోసం పనిచేస్తున్న మార్కెట్ అయినా మీ ధరలను తగ్గించడానికి లేదా పెంచడానికి ముందు ఈ స్థితిస్థాపకత సున్నితత్వం ఎంత ముఖ్యమైనది ధర తరచుగా నిర్ణయించిన ధర మరియు ధర సాధారణంగా తగ్గించబడదు కాని కాలానుగుణ డిస్కౌంట్లు ఉండవచ్చు మీరు వేర్వేరు సమయం లో ధరల ప్రోత్సాహకాలు బండిల్ ధర పునరావృత కొనుగోలు ధర వినియోగదారులు తిరిగి రావడానికి కూపన్ ఆధారిత ఆకర్షణ సేవలు మరియు ఆ విధమైన కొనుగోలు ధర సర్దుబాటు వ్యూహాలు ఉండవచ్చు కాబట్టి చివరికి మేము ధర నిర్వహణను చూసినప్పుడు ఏ సమయంలోనైనా రెండు విధానాలు ఉండవచ్చు మేము ధర తగ్గింపు ప్రారంభించాలనుకుంటున్నాను లేదా ధరల పెరుగుదలను ప్రారంభించాలనుకుంటున్నాను ధర తగ్గింపు అనేది అదనపు సామర్థ్యం లేదా పోటీతత్వం లేదా చొచ్చుకుపోయే ధరల కోసం మీ ధర విధానం కారణంగా ప్రారంభించవచ్చు ధరల పెరుగుదల వ్యయ ద్రవ్యోల్బణం వలన లేదా అధిక డిమాండ్ కారణంగా చేయవచ్చు ఈ రోజుల్లో ధరల పెరుగుదల చాలా అరుదుగా ఉపయోగించబడుతుంది ఎందుకంటే పోటీ తీవ్రత దాదాపు అవకాశాన్ని నిరాకరిస్తుంది వాస్తవానికి ధరల మార్పుకు వినియోగదారుల మరియు పోటీదారుల ప్రతిచర్యలను మీరు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు మీరు కోరుకుంటే తప్ప మీరు ధర యుద్ధానికి కారణం కాదని మీరు చాలా ఖచ్చితంగా చెప్పాలి మీరు ధర యుద్ధంలో గెలవాలనుకుంటే మీ తక్కువ ఖర్చుల వ్యూహంపై మీరు చాలా బలమైన సామర్థ్యం కలిగి ఉండాలి మనం ఇంతకుముందు తక్కువ ఖర్చు వ్యూహం ద్వారా తక్కువ ఖర్చు లేదా ఫోకస్ కలయిక గురించి చర్చించాము ఇక్కడ మీరు వర్చువల్ ద్వారా ఒక నిర్దిష్ట వినియోగదారుల కోసం ఒక బండిల్ విలువలని సృష్టించ గలుగుతారు వీటిలో మీరు మీ ధరలు వివిధ రకాల ఇతర ఒత్తిళ్ల నుండి రక్షించ గలుగుతారు కాబట్టి పోటీదారుల ధరలో మార్పు ఉంటుంది మీరు ఈ ప్రతిస్పందనలను కలిగి ఉన్నట్లు మీరు ధర మార్పు దృష్టాంతంలో ఇలాంటి ప్రతిస్పందనలను కలిగి ఉండవచ్చు ధరను నిర్వహించడం లేదా ధరను తగ్గించడం మరియు ధరలు పెంచడం మరియు నాణ్యత మెరుగుపరచడం మొదలైనవి వీటిలో కొన్ని ధరలు పెంచడం మరియు నాణ్యత మెరుగుపరచడం వంటివి ఇవి నేటి ప్రపంచంలో చాలా సాంప్రదాయ ఆలోచన అవి చాలా చెల్లుబాటు కాకపోవచ్చు కానీ తక్కువ ధరతో కూడిన ఫైటర్ లైన్ను ప్రారంభించడం తరచుగా ఒక ఛాలెంజర్ నుంచి దూకుడు దోపిడీ ధరలకు ప్రతిస్పందనగా మంచి వ్యూహం కాబట్టి ఒక సమయంలో ఒక నిర్మా చాలా తక్కువ ధరకు మంచి ఉత్పత్తితో వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఆర్గనైజ్ ప్లేయర్స్ లాగా సాంప్రదాయ తయారీదారుల నుంచి వచ్చిన స్పందన ఎక్కువ ఇప్పుడు నిర్మా కూడా పెద్ద ఆర్గనైజ్ ప్లేయర్ కానీ ఆ రోజుల్లో యునిలివర్ లేదా ప్రొక్టర్ మరియు గాంబుల్ వంటి వారు తక్కువ ధర ఫైటర్ లైన్ను ప్రారంభించడం ద్వారా స్పందించారు సేవా వ్యాపారంలో కూడా అదే ఆలోచన జరుగుతుంది పుస్తకం నుండి 6 వ అధ్యాయం చదవమని అభ్యర్థించడం ద్వారా నేటి సెషన్ను ముగుస్తుంది ఇది చాప్టర్ టైటిల్ ధరలను నిర్ణయించిన మరియు ఆదాయ నిర్వహణను అమలు చేయడం కి సంబంధించినది ఆ అధ్యాయం యొక్క ప్రారంభ భాగాన్ని మిమల్ని చదవమని అభ్యర్థిస్తున్నాను మరియు భోజోహరి మన్నా వంటి సంస్థ గురించి ఆలకించాలనుకుంటున్నాను నేను పరిచయం చేస్తున్నాను వారికి కలకత్తా బొంబాయి బెంగళూరులో రెస్టారెంట్లు ఉన్నాయి ఇతర ప్రదేశాలు లో ఆధునిక వాతావరణంలో బెంగాలీ వంటకాలు సంప్రదాయ బెంగాలీ వంటకాలు కొన్ని అన్యదేశ బెంగాలీ వంటకాలు అందిస్తారు ఇప్పుడు ఈ సంస్థ ఓహ్ కలకత్తాతో మరియు 6 బాలిగంజ్ ప్లేస్తో పోటీలో ఉంది వారిలో కొందరు ప్రాంతీయ పోటీదారులు వారిలో కొందరు జాతీయ పోటీదారులు మరియు భోజోహోరి మన్నా వెబ్సైట్కు వెళ్ళండి వారి గురించి కొంచెం చూడండి వచ్చే ఏడాది వారి పోటీ వారి ధరల విధానం ఎలా ఉండాలో ఆలోచించండి మీకు లోతైన అవగాహన కోసం రాబోయే రెండు సెషన్లలో మేము ఈ చర్చను కొనసాగిస్తాము